హలో సాఫ్ట్ స్కిల్స్ మరియు వ్యక్తిత్వాన్ని అభివృద్ధి చేయడంపై ఎన్పిటిఇఎల్ మూక్ కోర్సుకు తిరిగి స్వాగతం

ఇది వారం 8 మాడ్యూల్ 3ఉపన్యాసం సంఖ్య 45 మరియు మునుపటి మాడ్యూల్లో మాదిరిగానే ఈ మాడ్యూల్లోనేను ప్రదర్శన నైపుణ్యాలగురించి మాట్లాడటం కొనసాగిస్తాను మరియు ఈ మాడ్యూల్లో ముఖ్యంగా నేను బాడీ లాంగ్వేజ్ పాత్రపై దృష్టి పెడతాను ఇప్పుడు నేను ప్రారంభించే ముందుత్వరిత సమీక్ష తీసుకుందాంమునుపటి ఉపన్యాసంలో మనం ఏమి చేశామో తిరిగి తెలుసుకుందాం మునుపటి ఉపన్యాసంలో నేను మీకు ప్రొఫెషనల్ ఓరల్ ప్రెజెంటర్ లేదా పబ్లిక్ స్పీకర్ కావడానికి చాలా చిట్కాలు ఇచ్చాను ప్రొఫెషనల్ కావాలంటేమీరు కొన్ని ముఖ్యమైన అంశాలను గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉందని నేను చెప్పాను అవి ఏమిటి మీరు సమయానికి ముందే వేదికకు వెళ్ళే వేదికను చూడండి అనుభవించండివేదిక గురించి తెలుసుకోండివీక్షకుడిని స్వాగతించండి ప్రేక్షకులను గుర్తించండి వారిని పలకరించండివారితో మాట్లాడండి తద్వారా మీరు మాట్లాడే ముందు కూడా ఒక రకమైన వెచ్చదనాన్ని అనుభవిస్తారు మరియు వారితో సంబంధాన్ని కొనసాగిస్తారుమీ విషయాలలో ప్రావీణ్యం పొందండి అత్యంత ప్రభావవంతమైన ప్రదర్శనను అందించడానికి సత్వరమార్గం లేదు మీరు ప్రసంగంలో సమగ్రంగా లేకుంటే మీరు తయారీకి సమయం తీసుకోకపోతే వెళ్లి ప్రసంగం ఇవ్వకండి మీ విషయాలలో నైపుణ్యం కలిగి ఉండండి నైపుణ్యం లేకుండా చర్చకు వెళ్లవద్దు మీ మనస్సును ప్రశాంతంగా ఉంచుకోండి అన్ని శ్వాస వ్యాయామాలు పద్ధతులను ఉపయోగించండి కానీ మీ మనస్సును ప్రశాంతంగా ప్రశాంతంగా ఉంచుకోండి మీరే మాట్లాడటం ఊహించుకోండి మరియు అత్యంత ప్రజాదరణ పొందిన ప్రసంగాన్ని అందించి ఆపై ప్రేక్షకుల నుండి నిలబడి ప్రశంసలు మరియు ప్రశంసలను పొందడం ఊహించుకోండి ప్రజలు విజయవంతమైన నాయకుడిని కోరుకుంటున్నారని గ్రహించండి కాబట్టి మూలలో ఉన్న ఎవరైనా మిమ్మల్ని అత్యంత కష్టమైన ప్రశ్నలు అడగబోతున్నట్లయితే భయాందోళన చెందకండి మీరు సమాధానం చెప్పాలని ప్రజలు కోరుకుంటున్నందున సిద్ధంగా ఉండండిసమూహం నుండి ఎవరైనా మీకు మద్దతుగా సమాధానం ఇస్తారని ఆశించవద్దు మీరు పూర్తిగా సిద్ధంగా ఉండి ఎల్లప్పుడూ మీరు ప్రెజెంటేషన్ ఇచ్చేటప్పుడు ప్రశ్న జవాబు సెషన్ ముగింపులో ప్రేక్షకుల కోసం ఏదైనా ఉంచండి ఆపై మీరు ఇంతకు ముందు కవర్ చేయని పాయింట్లను ఉపయోగించండి మరియు ప్రశ్న జవాబు సెషన్లో ప్రేక్షకులను మళ్లీ ఆకట్టుకోండి కానీ భయాందోళన చెందకండి మరియు ప్రజలు మిమ్మల్ని విజేత నాయకుడిగా మార్చాలని కోరుకుంటారు మిమ్మల్ని విమర్శించే లేదా మిమ్మల్ని తప్పు చేయడానికి ప్రయత్నించే ప్రేక్షకుల నుండి ఎవరైనా కాదు క్షమాపణలు అడగడం మానుకోండి ప్రారంభంలో చివరలో మీ పిపిటి సరిగ్గా పనిచేయడం లేదని క్షమాపణలు చెప్పకండి క్షమించండి అని చెప్పకండి మరియు కనీసం దానితో ప్రారంభించకండి మీ సందేశంపై దృష్టి పెట్టండి మాధ్యమం మీద కాదు మీ కంటెంట్ బాగుంటే ఆపై మీరు పూర్తిగా సిద్ధంగా ఉంటే మీరు కొన్ని పదాలను ఉపయోగిస్తున్న విధంగా కాకుండా కంటెంట్ను ఎంత బాగా అందించగలరో దానిపై దృష్టి పెట్టండి మీరు వ్యాకరణపరంగా సరిగ్గా ఏదైనా చెప్తున్నారా లేదా అనేది మీ ప్రెజెంటేషన్కు హాని కలిగిస్తుందనే వాస్తవం మీద దృష్టి పెట్టవద్దు ప్రేక్షకులు మళ్ళీ ముఖ్యంగా బహిరంగంగా మాట్లాడేటప్పుడు ఇబ్బంది పడరుముఖ్యంగా మీరు ప్రసంగ మాధ్యమాన్ని ఉపయోగించినప్పుడు వారు వ్యాకరణ తప్పులు మరియు మీరు చేసే అవకాశం ఉన్న స్పెల్లింగ్ తప్పులు లేదా మీరు చేసే అవకాశం ఉన్న స్వల్ప ఉచ్చారణ లోపం గురించి అంత నిర్దిష్టంగా ఉండరు వారు దాని గురించి బాధపడరు వ్రాతపూర్వకంగా స్పెల్లింగ్ తప్పులు మరియు ఇతర వ్యాకరణ లోపాలు చాలా స్పష్టంగా ఉంటాయికానీ ప్రసంగంలో ప్రజలు మీరు ఏమి చెప్పబోతున్నారో సందేశం ఏమిటి ఈ ప్రసంగంలో నాకు ఏమి ఉంది అనే దానిపై ఎక్కువ దృష్టి పెడతారు ఈ కారణంగాదానిని సానుకూల శక్తిగా మార్చడానికి ప్రయత్నిస్తున్నప్పుడు మీకు మొదట్లో భయంగా ఉన్నప్పటికీ మీలోని అడ్రినాలిన్ను బయటకు పంపడానికి కొంచెం భయంగా ఉండటం అవసరం కాబట్టి దానిని ఉపయోగించండి చివరలో నేను అనుభవాన్ని పొందండి ప్రారంభంలో చిన్న ప్రసంగాలు ఇవ్వడానికి స్వచ్ఛందంగా ముందుకు సాగండి పొడవైనవి పొడవైనవి ఇవ్వండి ఆపై ఉపయోగకరమైన ప్రసంగం సమర్థవంతమైన ప్రసంగం ఇచ్చే ఖ్యాతిని పొందండి మరియు ఒక ప్రసంగం నుండి మరొకదానికి అనుభవాన్ని పొందండి మరియు ప్రజాదరణ పొందండి అని చెప్పాను మరియు మీరు ఊహించిన దాన్ని వాస్తవంగా మార్చుకోండిమీరు నిలబడి ప్రశంసలను పొందే వక్త అవుతారు ఇప్పుడుబహిరంగంగా మాట్లాడటం యొక్క ప్రధాన లక్ష్యాలు నాలుగు ప్రధాన లక్ష్యాలు ఉన్నాయని నేను చెప్పానుఅవి వినోదం అందించడం ప్రేక్షకులకు మీ ప్రసంగాన్ని ఆస్వాదించేలా చేయడంవారు ఏదైనా నేర్చుకున్నారని అవగాహన కల్పించడం ఆలోచించడం లేదా ఏదైనా చేయడం పరంగా వారు రెచ్చగొట్టడానికి ప్రయత్నిస్తారని రెచ్చగొట్టడం ఆపై ప్రభావితం చేయడం వారి ఆలోచనలను వారి ప్రవర్తనను ప్రభావితం చేయడం ఆపై వారిని మళ్లీ మీకు అనుకూలంగా ఏదైనా చేయమని ప్రేరేపించడం కాబట్టి మొదట్లో ఎవరైనా మీ ప్రతిపాదనతో ప్రభావితం కాదు కానీ మీరు మీ ప్రాజెక్ట్ కోసం కొంత మొత్తాన్ని ఇవ్వమని ఆ వ్యక్తిని ఒప్పిస్తారు కాబట్టి ప్రభావం చూపడం అనేది మీకు అనుకూలంగా ఏదైనా పొందడం లేదా వారిని ఆలోచించేలా ప్రభావితం చేయడం ఆపై తమను తాము అభివృద్ధి చేసుకోవడం వంటి రూపంలో ఉండవచ్చు మీరు మీ ప్రసంగాన్ని ఎలా రూపొందించగలరు మరియు అందించగలరు అనే దాని గురించి కొంత చెప్పడం ద్వారా కూడా నేను ముగించాను కాబట్టి మీరు బలంగా ప్రారంభించండి మీరు కొన్ని కథలతో ప్రారంభించవచ్చు కొన్ని దిగ్భ్రాంతికరమైన వాస్తవాలతోకొన్ని ఆసక్తికరమైన ఉల్లేఖనాలతో ప్రారంభించి కేవలం మూడు లేదా నాలుగు ప్రధాన అంశాలను కలిగి ఉండి ఆపై వాటిని ఎలా వివరించాలో నేర్చుకునిమొదటి అంశాన్ని చాలా స్పష్టంగా చెప్పవచ్చు మరియు మీరు ముగింపు వైపు చెప్తున్నప్పుడు మరియు వివరిస్తున్నప్పుడు అప్పుడప్పుడు మీరు ఏమి చెప్తున్నారో దానిని సంగ్రహించడానికి ప్రయత్నించండి మరియు చివరి తీర్మానం వాస్తవానికి సారాంశం ఆపై మీరు వాటిని శక్తివంతమైన ప్రభావవంతమైన ఉల్లేఖనంతో వదిలివేయవచ్చు తద్వారా వారు దాని గురించి మరింత ఆలోచించవచ్చు దాని చివరలో మీరు ప్రసంగం ఎందుకు ఇచ్చారో వారికి చెప్పండి వారికి సందర్భోచితంగా చేసి సానుకూల నోట్తో ముగించండి ఇప్పుడుఅది ప్రొఫెషనల్గా మారడం గురించి కానీ ఈ మాడ్యూల్లోమిమ్మల్ని ప్రొఫెషనల్ పబ్లిక్ స్పీకర్గా మార్చడంలో బాడీ లాంగ్వేజ్ పాత్రను అర్థం చేసుకుందాం ఎందుకంటే బాడీ లాంగ్వేజ్ పాత్ర చాలా ముఖ్యమైనది మిమ్మల్ని అత్యంత ప్రజాదరణ పొందిన పబ్లిక్ స్పీకర్గా మార్చడంలో చాలా కీలకం వాస్తవానికి కొంతమంది ఎటువంటి బలమైన విషయం లేకుండా రావడం కూడా మీరు చూసి ఉండవచ్చు అంటే జ్ఞాన భాగం చాలా తక్కువగా ఉంటుంది కానీ శరీర భాష చాలా శక్తివంతమైనది చాలా ఆసక్తికరంగా ఉంటుంది ఎంత ప్రభావవంతంగా ఉంటుంది అంటే మీరు మంత్రముగ్ధులవుతారు ఆపై మీరు వారు ఏమి చెప్తున్నారో కూడా పట్టించుకోరు కానీ మీరు వారి శరీర భాషతో ఆకర్షించబడతారు కాబట్టి బాడీ లాంగ్వేజ్ కూడా తక్కువ కంటెంట్తో కూడా ప్రజలను ప్రభావితం చేసే స్థాయికి వెళ్ళవచ్చుకానీ ప్రొఫెషనల్గా మారడానికి మీరు అలా చేయాలని నేను చెప్పడం లేదు మీరు మీ బాడీ లాంగ్వేజ్ని అభివృద్ధి చేసుకోండి కానీ అదే సమయంలో మీ జ్ఞానం నుండి వచ్చే మంచి కంటెంట్తో వెళ్ళండి ఇప్పుడు బాడీ లాంగ్వేజ్ పరంగా మరియు బహిరంగంగా మాట్లాడే విషయంలో మొదట్లోనే మిమ్మల్ని మీరు అద్దంలో స్థిరంగా ఉంచుకోండి ఈ రోజు మీరు వీడియో రికార్డింగ్ పరంగా అద్దాన్ని భర్తీ చేయవచ్చు ఆపై మీరు దానిని మళ్లీ మళ్లీ చూడవచ్చు కానీ అప్పుడు ఉత్తమమైన విషయం ఏమిటంటే అద్దంలో మిమ్మల్ని మీరు అధ్యయనం చేసుకోవడం అద్దం ముందు మాట్లాడటం మరియు అది మిమ్మల్ని ఆకట్టుకుందో లేదో చూడటం మీరు మీ సొంత ప్రసంగంతో ఆకట్టుకోలేకపోతే మీరు మరెవరినీ ఆకట్టుకోలేకపోతే బాడీ లాంగ్వేజ్ మీరు చెప్పేది ప్రతిబింబిస్తుంది మరియు ఏదైనా సంజ్ఞ పరధ్యానంగా ప్రతికూలంగా ఉంటే మరియు మీరు చెప్పేది ప్రతిబింబించకపోతేదానిని తొలగించండి సందర్భానికి తగిన దుస్తులు ధరించండినేను దుస్తుల కోడ్లపై తగినంత సమయాన్ని వెచ్చించాను మరియు ఇక్కడ కూడా తగిన ఇంటర్వ్యూ సమూహ చర్చల పరంగా చేస్తాను ఉదాహరణకు మీరు అంత్యక్రియలలో లాంఛనప్రాయంగా ప్రసంగించవలసి వస్తే ముఖ్యంగా విదేశాలలో వారు సాధారణంగా నలుపు దుస్తులు ధరించి వస్తారు భారతీయ దృష్టాంతంలో సాధారణంగా వారు రంగు కోడ్ కాకుండా తెలుపు రంగును ఇష్టపడతారు కాబట్టి పెళ్లి లో మీరు ఒక ప్రసంగం ఇస్తున్నారు కాబట్టి మీరు చాలా లాంఛనప్రాయమైన సూట్ లో ఉన్నారని వారు ఆశిస్తారు కానీ ఇది అనధికారిక చర్చ అని చెప్పండి మీరు చిన్న పిల్లల కోసం ఒక ప్రసంగం చేయాలని వారు కోరుకుంటారు కేవలం పెప్ టాక్ ఇవ్వడానికి కాబట్టిమీరు టీ షర్టు మరియు జీన్స్ లో కూడా ఉండవచ్చు అధికారిక అనధికారిక సందర్భాన్ని బట్టి తగిన దుస్తులు ధరించవచ్చుకానీ అన్ని సమయాల్లో దుస్తులు పరధ్యానం కలిగించే అంశంగా ఉండకూడదు అది విలీనం కావాలిఅది మీ వ్యక్తిత్వానికి అనుగుణంగా ఉండాలి మరియు మాట్లాడేటప్పుడు మీ ముఖ కండరాలను సడలించండి వాటిని స్వేచ్ఛగా ఉంచండి మరియు ఎప్పుడు ఎక్కడ తగినదో నవ్వడానికి ప్రయత్నించండి ప్రతి ప్రధాన పాయింట్ తర్వాత విరామం ఇవ్వండి మీరు ఒక ఆలోచన ఇచ్చినప్పుడు మీరు విరామం ఇస్తారు తద్వారా వారు దానిపై ప్రతిబింబించేలా వారు పాయింట్ను గ్రహించనివ్వండి ప్రారంభంలో చేరుకోగలిగే వారితో కంటి పరిచయం అవసరం ఎందుకంటే మీరు కొత్తగా ప్రారంభిస్తుంటే ప్రేక్షకులను చూడటానికి కూడా మీరు కొంచెం భయపడి ఉండవచ్చు కానీ ప్రేక్షకులలో కొందరు ఉన్నారుమీ స్నేహితులు మీ గురువు మీ తల్లిదండ్రులు మీ బంధువులు ఎవరైనా అక్కడ కూర్చున్నారు మీ సహోద్యోగి మీ శ్రేయోభిలాషి మరియు మీరు చెప్పేదానికి ఎల్లప్పుడూ తల ఊపుతూ చేరుకోగలిగే వ్యక్తిని చూడండి కాబట్టి మొదట్లో కంటి సంబంధాన్ని కొనసాగించడానికి ప్రయత్నించండి ప్రేక్షకులు ఎవరితోనైనా కంటి సంబంధాన్ని కొనసాగించడాన్ని చూడండి ఇది ప్రారంభ దశ ఆపై నేను కంటి పరిచయం గురించి మాట్లాడేటప్పుడు దాచడం మానుకోండి దాచడం నివారించడం అంటే ఏమిటి కొన్నిసార్లు వేదికలు చాలా పెద్దవిగా ఉంటాయి కాబట్టి ప్రజలు ఏమి చేస్తారు అంటే వారు వాటిని తగ్గించడానికి ప్రయత్నిస్తారు ఆపై వారు నివారించడానికి ప్రయత్నిస్తారు కాబట్టి వారు ప్రేక్షకుల వైపు చూడటానికి ఇష్టపడరు ఆపై వారు చాలా నాడీగా ఉంటారు వారు చెమటలు పట్టుతారు కాబట్టి నాడీగా కనిపించకుండా ఉండండి కాబట్టి ప్రశాంతంగా కనిపించడానికి ప్రయత్నించండి ధైర్యం అంటే వాస్తవానికి భయం లేకపోవడం కాదు ఇది మీరు భయాన్ని ఎలా నియంత్రించగలరో చూపిస్తుంది మరియు మీ ముఖం మీద అంతగా చూపించదు మరియు మిత్రపక్షాల కళ్ళలోకి చూడండి కాబట్టి సాధారణంగా మద్దతు ఇచ్చే వ్యక్తులు వారి కళ్ళలోకి చూస్తారు కానీ మీ ప్రత్యర్థి శత్రువులుగా కనిపించే వ్యక్తుల కళ్ళలోకి చూడటం మీకు అసౌకర్యంగా ఉంటే వారిని నుదిటిపై చూడటానికి ప్రయత్నించండి కొంతమంది కొంచెం క్రిందికి వెళ్లి ముక్కును చూడటానికి కూడా ప్రయత్నిస్తారు కానీ నుదిటిపై ఎల్లప్పుడూ సురక్షితంగా ఉంటుంది ఎందుకంటే మీరు నిజంగా కంటి సంబంధాన్ని కొనసాగించడానికి ప్రయత్నిస్తున్నారనే భావన వారికి వస్తుంది కానీ అన్నింటికంటే ముఖ్యమైనది ప్రజలందరితో కంటి సంబంధాన్ని కొనసాగించడానికి ప్రయత్నించండికాబట్టి కొన్నిసార్లు వారు చెప్పే పద్ధతులు ఉన్నాయిమీరు అందరితో కంటి సంబంధాన్ని కొనసాగించడానికి నిజంగా భయపడితే వారు త్రిభుజ పద్ధతిని అనుసరించండి అని చెబుతారు అంటే మీరు మధ్యలో ఉన్న ఒక వ్యక్తిని చూస్తారు కాబట్టిఆ మూలలో ఒకటిఈ మూలలో మరొకటి కానీ మీరు మారుతూమీ కంటి సంబంధాన్ని మాడ్యులేట్ చేస్తున్నప్పుడు మీరు వాటన్నింటినీ చూస్తున్నారనే భావన ప్రజలకు వస్తుంది కొంతమంది ఈ మూలలో ఒకటి ఈ మూలలో ఒకటి మరొక మూలలో ఒకటి మరియు ఈ చివరలో ఒకటి మరియు అప్పుడప్పుడు మధ్యలో ఎవరైనా ఉండే చదరపు పద్ధతిని సూచిస్తారు కాబట్టి మీరు వారందరినీ చూస్తున్నారనే భావన వారికి ఇస్తుంది కానీ మీరు కంటి సంబంధాన్ని కొనసాగించడం చాలా ముఖ్యం మరియు ఇక్కడ మీరు చాలా ధైర్యాన్ని పెంపొందించుకోవాలి కొన్నిసార్లు ప్రజలు మిమ్మల్ని చాలా సూటిగా చూసినప్పుడు మీరు భయపడి ఉండవచ్చు కానీ అప్పుడు మీరు కంటి సంబంధాన్ని కొనసాగించడంలో మరింత సౌకర్యవంతంగా ఉండే వ్యక్తిని చూస్తారు కాబట్టి మీ కంటి చూపును తిరగండి మరియు అవతలి వ్యక్తిని ఎదుర్కోండి తద్వారా మీకు ఆత్మవిశ్వాసం కలుగుతుంది శరీర భాషకు సంబంధించి తదుపరి ముఖ్యమైన విషయం మీ భంగిమ మరియు కదలికకు సంబంధించినది కాబట్టి నిలబడి ఉన్నప్పుడు కొంతమంది కాళ్ళను మార్చుకునేవారు కాళ్ళను మార్చడం అంటే ఏమిటి కాబట్టి వారు ఒక కాలు కదిలిస్తారు ఆపై వారు మరొకదానికి వస్తారు కాబట్టిఅది కాలు మార్చడం కాబట్టి మీరు ఈ వైపు మార్చండి మరియు మరొక వైపు మార్చండి ఆపై ఎటువంటి విపరీతమైన కదలికను చేయవద్దు కాబట్టి ఈ వైపు వేగంగా కదిలిఆపై ఈ వైపు వేగంగా రావడం అలా చేయవద్దు ఆపై ముందుకు వెనుకకు కదలవద్దు కాబట్టి కొంతమంది తిరిగి వెళ్లి ఆపై ముందుకు వస్తారు కాబట్టి తిరిగి వెళ్లి ముందుకు రండి వాస్తవానికి కొంతమంది నృత్యం చేస్తున్నట్లు కనిపిస్తారు కాబట్టి వారు ఇక్కడకు వెళతారు వారు అక్కడికి వెళతారు అదే విధంగా వారు తమ భయాన్ని నిర్వహించడానికి ప్రయత్నిస్తున్నారు కానీ ప్రేక్షకులకు ఇది చాలా ఫన్నీగా హాస్యాస్పదంగా కనిపిస్తుంది కాబట్టి మీరు అవసరం లేని కదలికలను చేస్తున్నారు మరియు మీరు చాలా నాడీగా ఉన్నారని ప్రదర్శించడానికి ప్రయత్నిస్తున్నారు కాబట్టి ఈ విషయాలను నివారించండి పాదాలను నేలపై దృఢంగా ఉంచడానికి ప్రయత్నించండి బహిరంగ భంగిమను ఉపయోగించండి కాబట్టి చేతిని తెరిచి ఉంచండి మరియు ప్రాధాన్యత కోసం చేతులతో సంజ్ఞలను ఉపయోగించండి కాబట్టి మీరు ఏదైనా చెప్పాల్సి వస్తే మీరు నొక్కి చెప్పడానికి చేతిని ఉపయోగించవచ్చు సహజమైన స్వరంలో మాట్లాడండి కాబట్టి మీరు తప్పుడు స్వరంతో మాట్లాడవలసిన అవసరం లేదు తద్వారా నేను అలా మాట్లాడితే ప్రజలు చాలా ఆకట్టుకుంటారని మీరు అనుకుంటారు మీకు సాధారణంగా వచ్చే సహజ స్వరంలో మాట్లాడరు మరియు ప్రేక్షకులు దానిని చాలా ఇష్టపడతారు కాబట్టి దానిని మనస్సులో ఉంచుకోవడానికి ప్రయత్నించండి మరియు మీరు కొంత విశ్వాసాన్ని పెంపొందించుకున్న తర్వాత ప్రేక్షకులలో ప్రతి వ్యక్తిని చూడటానికి మరియు ప్రేక్షకులను ఎదుర్కోవడానికి ఎల్లప్పుడూ చేయవలసినవి మరియు చేయకూడనివి ప్రయత్నించండి మీరు నోట్లను ఉపయోగిస్తున్నట్లయితే మీరు నోట్లను చూడవలసి వస్తే అప్పుడప్పుడు మాత్రమే నోట్లను చూడండి అంటే మీరు నోట్లను అన్ని సమయాల్లో చూసి చదవరు కాబట్టి మీరు ప్రేక్షకులకు మరియు మీ మధ్య కంటి సంబంధాన్ని తగ్గించడం వినాశకరమైనది కాబట్టి వారు మీ ప్రసంగంలో ఆసక్తిని కోల్పోతారు కాబట్టి గమనికలను చూడండి కానీ మీ నోట్లలో ఉన్నదానితో మీరు చాలా క్షుణ్ణంగా ఉండాలిఅందువల్ల మీ తయారీ వస్తుంది మరియు మీరు నోట్లలో ఉన్నదాన్ని చాలా క్షుణ్ణంగా సిద్ధం చేసినప్పుడు అది కేవలం ఒక రకమైన రిమైండర్ఇది కేవలం మెమరీ రీకాల్ మాత్రమే కాబట్టి మీరు కొన్ని ముఖ్యమైన పదబంధాలను వ్రాసారు కాబట్టి మీరు అప్పుడప్పుడు వాటిని చూసి మీరు ఏదైనా పాయింట్ మిస్ చేశారా అని తనిఖీ చేస్తారు కానీ మీరు ప్రతిదీ చూడలేరు మరియు ప్రేక్షకులకు చదవండి ఇది చెడ్డ పని ఎందుకంటే మీరు కంటి పరిచయం మరియు చిరునవ్వును కోల్పోతారు మరియు తరువాత నేను చెప్పినట్లుగా వికిరణం చేసే చిరునవ్వు చాలా ముఖ్యమైనది మరియు మీరు పవర్ పాయింట్ను ఉపయోగిస్తుంటే మౌస్ ఉంచినట్లయితే మరొక ధోరణి ఉంటుంది కాబట్టి కదులుతున్నప్పుడు మీరు మౌస్ను జాగ్రత్తగా చూడవచ్చు ఆపై మీరు దానిని నొక్కవచ్చు లేదా మీరు మౌస్ను చూడకుండా కూడా హ్యాండిల్ చేస్తారని ప్రాక్టీస్ చేయవచ్చు కాబట్టిదానిలో నిపుణుడిగా మారండి లేదా మౌస్ను క్లిక్ చేయడానికి మరొకరిని తీసుకురండిదానిని అస్సలు ఉపయోగించవద్దు లేదా రిమోట్ను ఉపయోగించవద్దు కాబట్టి ఈ రోజుల్లో మీకు పిపిటిని తరలించడానికి రిమోట్ ఉంది కాబట్టి రిమోట్ను ఉపయోగించండి ఆ రిమోట్ను చేతిలో ఉంచండి మరియు అలా చేయడానికి ప్రయత్నించండి ఇప్పుడు బాడీ లాంగ్వేజ్లో చేయవలసినవి మరియు చేయకూడనివి పరంగా ముఖ్యంగా చేయకూడనివి కాబట్టి ఇప్పుడు దేనినీ పట్టుకోకండి మీ భయంతో వేదిక ఉందని చెప్పండి దీన్ని పట్టుకోకండి మైక్ను గట్టిగా పట్టుకోకండి కాబట్టి మీ హ్యాండ్బ్యాగ్ ఫైల్ను పట్టుకోకండి తద్వారా మీరు మళ్లీ నాడీగా ఉన్నారని సూచిస్తుంది కాబట్టి ప్రజలు ఏమి చేయాలో నిజంగా భయపడుతున్నారు కాబట్టి వారు ఉంచిన కుర్చీని పట్టుకోడానికి ప్రయత్నిస్తారుమళ్ళీ బెంచ్ ఉందని అనుకుందాం వారు బెంచ్ని పట్టుకుంటారు ఆపై మీరు పవర్ పాయింట్ను ఉపయోగించినప్పుడు లేదా నోట్లను ఉపయోగించినప్పుడు దాని నుండి నేరుగా చదవవద్దు కాబట్టి దానిని చూడకండి మరియు మీరు క్షుణ్ణంగా ఉన్న పదాలను పదాల వారీగా చదవండి మరియు అవి ఒక రకమైన రిఫ్రెష్ పాయింట్లుగా ఉన్నాయి కాబట్టి మీరు దాని నుండి చదవాల్సిన అవసరం లేదు మరియు స్క్రీన్ వైపు చూస్తూ ఉండకండి కాబట్టి మీరు మళ్లీ స్క్రీన్ వైపు చూస్తూ అన్ని సమయాలలో పిపిటి ఇస్తుంటే అది కూడా ప్రేక్షకులకు మీతో కంటికి కనిపించకుండా చేస్తుంది మిమ్మల్ని పరిశీలిస్తున్న ప్రొఫెసర్ ఉంటే లేదా వివా మరియు కొన్ని ప్రాజెక్ట్ ప్రెజెంటేషన్ల విషయంలో మాదిరిగా ఎగ్జామినర్ ఉంటే మీరు ప్రొఫెసర్ని మాత్రమే చూసే ధోరణి కలిగి ఉంటారు కాబట్టి ప్రేక్షకులు పూర్తిగా ఇక్కడ కూర్చున్నారు చాలా మంది విద్యార్థులు మరియు ఇతర సిబ్బంది ఇతర అధ్యాపకులు ఉన్నారుకానీ మీరు వారిని మాత్రమే ఒప్పించాలని ఆలోచిస్తూ పరీక్షకులను మాత్రమే చూస్తారుఅది మళ్ళీ భయానికి మరో అంశం వాస్తవానికి పరీక్షకులు కూర్చున్నారని మీరు నిజంగా మర్చిపోవాలి మీరు వారిని చాలా ఎక్కువగా చూసే ప్రేక్షకులలో ఒకరిగా చూస్తున్నట్లుగా మీరు వారిని చూడాలి మరియు పరిశీలకుడి మీద మాత్రమే వారికి ఇబ్బంది కలిగిస్తుంది మరియు కొంతమందికి మీరు వారిని చూడటం ఇష్టం ఉండదు ఎందుకంటే మీరు నాడీగా ఉన్నారని వారికి తెలుసు లేదా మీరు వారిని చూడటం ద్వారా వారిని ఆకట్టుకోవడానికి ప్రయత్నిస్తున్నారని వారికి తెలుసు కాబట్టి దానిని నివారించడానికి ప్రయత్నించండి వాయిస్ నాణ్యత పరంగా కొన్ని చేయవలసినవి మరియు చేయకూడనివి చూద్దాం వాయిస్ నాణ్యత బిగ్గరగా మరియు స్పష్టంగా మాట్లాడుతుందికాబట్టి వాస్తవానికినిపుణులైన స్పీకర్లు నిపుణులు వారు చేసే మొదటి పని ఏమిటంటే వారు మైక్ ఉందో లేదో తనిఖీ చేస్తారు మైక్ లేకపోతే వారు చివరి వరుసలో ఉన్న ప్రేక్షకులను వారు వినగలరా అని అడుగుతారు కాబట్టి వారు నేను మీకు వినగలనా అని అడుగుతారు ఎవరైనా అవును అని చెబితే మీరు వినగలరని నేను మీకు వినగలనని చెబితే వారు వినలేరని చెబితే వారు మైక్లో వాల్యూమ్ను పెంచుతారు లేదా వారు బిగ్గరగా మాట్లాడటానికి ప్రయత్నిస్తారు కాబట్టి బిగ్గరగా మాట్లాడండి మరియు స్పష్టంగా ఉచ్ఛరించండి అంటే ప్రతి పదం పొరపాట్లు చేయవద్దు దాటవేయవద్దు తొందరగా మాట్లాడకండి నెమ్మదిగా మాట్లాడండి కానీ ఆత్మవిశ్వాసంతో మాట్లాడండి కాబట్టి కొంతమంది నెమ్మదిగా మాట్లాడటానికి భయపడతారు ఎందుకంటే అది వారి భయాన్ని బహిర్గతం చేస్తుందని వారు భావిస్తారు మందగించడం లేదా బిగ్గరగా మాట్లాడటం ద్వారా ముఖ్యమైన అంశాలను నొక్కి చెప్పడం ముఖ్యం కాబట్టి మీరు నెమ్మదిగా ఉన్నప్పుడు కూడా ప్రజలు మీరు చెప్పబోయేదాన్ని అనుసరించడానికి ప్రయత్నిస్తారు మరియు మీరు మళ్ళీ మీ స్వరాన్ని పెంచినప్పుడు మీరు ఏదో ముఖ్యమైన విషయం చెప్తున్నారని ప్రజలకు తెలుస్తుంది మీరు చేసిన ఒక సాధారణ ప్రాజెక్ట్ కోసం ఐదుగురు వ్యక్తులు ఒక ప్రెజెంటేషన్ ఇవ్వడం వంటి సమూహ ప్రదర్శనలు ఇస్తుంటే ప్రతి ఒక్కరూ ఐదు నిమిషాలు మాట్లాడతారు ఇప్పుడుమీ వంతు ముగిసిన తర్వాతకాబట్టి మనం ఇప్పుడు చెప్పగలం నా స్నేహితుడా కాబట్టి వచ్చి ఈ భాగం గురించి మాట్లాడతాను లేదా ఇప్పటివరకు నేను ఈ ప్రాజెక్ట్ యొక్క ఈ అంశం గురించి మాట్లాడానని చెప్పగలనుకానీ ఈ ప్రాజెక్ట్లో మరో నాలుగు అంశాలు ఉన్నాయి తదుపరిది నా స్నేహితుడు మరియు వారు వచ్చి మీతో చర్చిస్తారు కాబట్టి ముఖ్యంగా జట్టు ప్రదర్శనలో తదుపరి వక్తకు మార్పు ఇవ్వండి తద్వారా ప్రేక్షకులు దానిని సజావుగా అనుసరించేలా చేస్తుంది మీరు సూపర్ ఫాస్ట్ రైలులో కూర్చున్నట్లుగా మీ ప్రసంగం ద్వారా వాయిస్ నాణ్యతను పెంచడానికి మీరు ఏమి చేయకూడదు కాబట్టి కొంతమంది వీలైనంత త్వరగా ప్రసంగాన్ని పూర్తి చేయాలనుకుంటారు తద్వారా వారి భయము ముగిసింది లేదు కానీ మీరు పైకి లేచేటప్పుడు మీరు ఎక్కువ తప్పులు చేస్తారుకానీ మీరు నెమ్మదిగా మరియు ఉద్దేశపూర్వకంగా ఉన్నందున మీరు ప్రశాంతంగా మరియు సమిష్టిగా ఉండగలుగుతారు కాబట్టి మీరు మీ ప్రసంగం ద్వారా లేవనెత్తుతారని ఆపై తక్కువ తప్పులతో త్వరగా పూర్తి చేస్తారని అనుకోకండి కానీ అది వేరే మార్గం కావచ్చు మరియు నేను చెప్పినట్లుగా కొంతమంది నోట్స్ మరియు స్క్రీన్ నుండి నేరుగా చదవడానికి ప్రయత్నిస్తారు మరియు మీరు అలా చేయకూడదు ఎప్పుడూ చాలా వేగంగా మాట్లాడకండి మరియు ఉద్దేశపూర్వకంగా చాలా నెమ్మదిగా కూడా మాట్లాడకండి కొంతమంది 10 నిమిషాల చర్చకు కూడా సిద్ధంగా లేరు కాబట్టి మీరు పూర్తి 10 నిమిషాలు మాట్లాడాలని చెప్పబడిందిలేకపోతే మార్కులు గుర్తించబడతాయి కాబట్టికేవలం 2 నిమిషాల ఆలోచన 10 నిమిషాల వరకు లాగబడుతుంది మరియు వారు చాలా ఉద్దేశపూర్వకంగా నెమ్మదిగా మాట్లాడతారు మరియు మూగబోవడం అంటే మీరు మాత్రమే వినగలిగేది చెప్పడం లాంటిది కాబట్టి మీ పెదవులు గుసగుసలాడుతున్నాయి కానీ ఎవరూ వినలేరు మరియు సమయ పరిమితిని ఎప్పటికీ అధిగమించలేరు మీరు మీ ఉపన్యాసాన్ని సమయానికి ముందే పూర్తి చేస్తే ఎవరూ మిమ్మల్ని నిందించరు మీరు ఇచ్చిన సమయానికి ముందే బహిరంగ ప్రసంగం పూర్తి చేస్తే కానీ మీరు సమయ పరిమితిని దాటితే ప్రజలు అసంతృప్తి చెందుతారు చాలా మంది ఉపాధ్యాయులు చేయడానికి ప్రయత్నించినట్లుగానేను దీన్ని ఇంకా 1 నిమిషం మాత్రమే పూర్తి చేయబోతున్నానని వారు చెబుతారని చెప్పే ఈ పొరపాటును ఎప్పుడూ చేయవద్దు కాబట్టి10 నిమిషాలు ముగిశాయి మరియు వారు మరో అర నిమిషం మాత్రమే చెబుతారు కాబట్టి మరో 15 నిమిషాలు గడిచిపోతాయి కాబట్టిఆ 1 నిమిషం కొన్నిసార్లు 1 గంట వరకు పొడిగించవచ్చు మరియు మీరు ప్రేక్షకులను చంపేస్తున్నారని మీకు తెలుసు కాబట్టిమరియు వారు గడియారం చూడటం ప్రారంభిస్తారు కాబట్టి వారు చాలా విరామం లేని శరీర కదలికలను చేస్తారు మరియు కొంతమంది వారు చేయగలిగితే వారు బయటకు వెళ్ళడానికి కూడా ఇష్టపడరు కాబట్టి మీరు కొంత కాలపరిమితి అని చెప్పినప్పుడు కాబట్టిసమయ పరిమితికి కట్టుబడి ఉండండి మరియు సమయ పరిమితిని మించవద్దు ఇప్పుడు చివరి కొన్ని పాయింట్ల వైపు మీరు అస్సలు చేయకూడని అతి ముఖ్యమైన విషయం ఏమిటంటే ప్రేక్షకులను ఎప్పుడూ వెనక్కి తిప్పటం లేదు కాబట్టి బోర్డులో ఏదైనా చూపిస్తూ ఏదైనా వ్రాయడానికి కూడా కాబట్టి మీరు మీ ముఖం యొక్క 1 భాగాన్ని చేసినప్పుడు కూడా కనీసం 1 కన్ను పూర్తిగా వెనుకకు తిరగాలి మరియు మీరు చాలా బలహీనంగా ఉన్నట్లుగా వంగి ఉండాలి అప్పుడు మీరు సిద్ధంగా ఉండరు కాబట్టి అది మళ్ళీ చాలా చెడ్డ ముద్ర వేస్తుంది మరియు చేతిని తెరిచి ఉంచండి చేతులను పాకెట్స్లో ఉంచవద్దుఅది మళ్ళీ చాలా చెడ్డ రక్షణాత్మక సంజ్ఞ అవుతుంది వాస్తవానికిబహిరంగంగా మాట్లాడే మౌఖిక ప్రదర్శన పరంగా ప్రజలు అడిగే కీలకమైన ప్రశ్న ఏమిటంటేనేను ఇంతకు ముందు చెప్పినట్లుగా నా చేతులతో ఏమి చేయాలోమీరు భయపడినట్లయితే మీ జేబులో ఉంచవద్దు మీరు అరచేతులను కొద్దిగా విశ్రాంతి తీసుకోవచ్చుకానీ గట్టిగా పట్టుకోకపోతే మీరు కొంతకాలం విశ్రాంతి తీసుకోవచ్చు కానీ ఇప్పుడు నేను బాగానే ఉన్నానని మీకు అనిపించిన తర్వాత మీరు విశ్రాంతి తీసుకున్న తర్వాత మీరు నమ్మకంగా ఉన్నారని చూపించడానికి అరచేతులను తెరవండిఆపై మీరు దాచడానికి ఏమీ లేదుమీరు చాలా నిజాయితీగా మరియు నిజాయితీగా మాట్లాడుతున్నారు మీరు పూర్తిగా సిద్ధంగా ఉన్నారు కాబట్టి వాటిని జేబులో పెట్టి వెనుకకు ఉంచడం లేదా చేతులు దాటడం మరియు అన్ని సమయాలలో చేతులు దాటడం మరియు మాట్లాడటం మానుకోవడం గురించి మీరు భయపడరు కాబట్టి మీరు ఇప్పుడు మీ అశాబ్దిక స్పర్శను పూర్తిగా కోల్పోతున్నారు కమ్యూనికేషన్ యొక్క శబ్ద భాగాన్ని పరస్పరం అనుసంధానించే ఏదైనా ఉత్తమ సంజ్ఞ కాబట్టి మీరు ఏమి చెప్పినా మీరు దానిని పరస్పరం అనుసంధానించగలిగితే అది ఉత్తమ సంజ్ఞ అవుతుంది కాబట్టి ప్రజలు దానిని మ్యూట్ చేసినప్పుడు కూడా వారు వీడియోలో మీ వస్తువును చూస్తున్నారని మరియు వారు దానిని మ్యూట్ చేస్తే మరియు వారు చూస్తేమీరు ఏమి చెప్పడానికి ప్రయత్నిస్తున్నారో వారు ఎక్కువ లేదా తక్కువ ఊహించగలగాలి కాబట్టి మీరు దానిని ఉపయోగించగలిగితే అది కమ్యూనికేషన్ యొక్క ఉత్తమ రూపం మరియు దాని చివరిలో ఉపయోగించడానికి ఉత్తమ మార్గం మీరు మీ చేతిని ఉపయోగించినప్పుడు మరియు ముఖ్యంగా శబ్ద మరియు అశాబ్దిక రెండింటితో సహా కమ్యూనికేషన్లో శరీర కదలికను ఉపయోగించినప్పుడు నేను చెప్పాలనుకుంటున్నాను ఒక పిల్లవాడిలా సహజంగా ఉండండి పిల్లవాడు తన చేతిని కదిలించే విధానంతో బాధపడడుకానీ అన్ని సమయాల్లో అది మీతో కమ్యూనికేట్ చేయడానికి ప్రయత్నిస్తూ ఉంటుంది మరియు మీరు పిల్లవాడికి దగ్గరగా ఉంటే అది మీకు నచ్చిందని మీకు తెలిసిన ఏదైనా చెప్పే ముందు అది మిమ్మల్ని ఇష్టపడదు అది కోరుకోదు అది కోరుకోదుఆపై ఏమి విసిరేయాలో ఏమి పట్టుకోవాలో అతనికి తెలుసు చేతి లెగ్ కదలికను సూచిస్తుంది అవన్నీ చాలా ఆకస్మికంగా మరియు చాలా సహజంగా వస్తాయి వాస్తవానికి మీరు దీన్ని చాలా ఆకస్మికంగా మరియు చాలా సహజమైన పద్ధతిలో ఉపయోగించగలిగితే అది బహిరంగ ప్రసంగంలో లేదా మౌఖిక ప్రదర్శనలో లేదా సమూహ చర్చలో లేదా ఇంటర్వ్యూలో అయినా యాదృచ్ఛికంగా మరియు సహజంగా ఎంపిక చేయబడే వ్యక్తి ప్రజల ముందు ఇంటర్వ్యూ ప్యానెల్ ముందు భయాందోళనలను నిర్వహించలేని భయపడే భయపడే వ్యక్తులను వారు కోరుకోరు మరియు మీరు ఆకస్మికంగా మారినప్పుడు మీరు అందించే ప్రసంగాన్ని కూడా ఆస్వాదిస్తారు ఇప్పుడు ప్రసిద్ధ కవి మాయా ఏంజెలో యొక్క ముగింపు ఆలోచనగాఆమె చెప్పేదానిపై శ్రద్ధ వహించండి మీరు చెప్పినదాన్ని ప్రజలు మరచిపోతారని నేను నేర్చుకున్నాను అంటే మీ ప్రసంగంలోని మౌఖిక భాగం పూర్తిగా మరచిపోవచ్చు మీరు చేసినదాన్ని ప్రజలు మరచిపోతారు కాబట్టి అశాబ్దిక భాగం కూడా చేతి సంజ్ఞ మరియు అన్నీకాబట్టి మీరు ఎలా కమ్యూనికేట్ చేయడానికి ప్రయత్నిస్తారో కూడా మరచిపోవచ్చు తద్వారా ప్రజలు కూడా మరచిపోవచ్చు కానీ దీనికి మరొక అంశం ఉంది కానీ మీరు వారిని ఎలా అనుభూతి చేస్తారో ప్రజలు ఎప్పటికీ మరచిపోలేరు ప్రసంగం ముగింపులో అది చాలా శక్తివంతమైన ప్రసంగం అయితే మీరు వారిని భావోద్వేగపరంగా కదిలించారా మీరు మీ అభిరుచిని వ్యక్తం చేసి వారికి ఉద్వేగాన్ని కలిగించారా మీ హృదయంలో మీకు అనిపించినది మీ నాలుక గుండా వెళ్లి ఆపై వారిని చేరుకుని వారి హృదయాన్ని కూడా తాకారా మీరు దానికి భరోసా ఇవ్వగలిగితే మరియు మొత్తం మీద వారు మంచి అనుభూతి చెందితేనేను ఈ వ్యక్తి మాట వింటాను కానీ నేను చాలా మంచి అనుభూతి చెందుతున్నాను నేను ఈ వ్యక్తి మాట వింటున్నందుకు నేను సంతోషిస్తున్నాను కాబట్టి ఇది భావోద్వేగ ఆధ్యాత్మిక భాగం ఇది చివరికి మిమ్మల్ని మిగతా మాట్లాడే వారి నుండి వేరు చేస్తుందిఆ ఇంటర్వ్యూ ఇవ్వబోయే ఇతర వ్యక్తులు ఆ అనుభూతిని మంచి కారకంగా ఇస్తారు దాని చివరలో వారు నేను మంచి అనుభూతి చెందుతున్నానని భావిస్తారు ఇది విన్న తర్వాత నా హృదయం నిండిపోతుంది ఎందుకంటే ప్రజలు మిగతా విషయాలన్నింటినీ మరచిపోతారు కానీ మీరు వారికి ఎలా అనుభూతి కలిగించారో వారు గుర్తుంచుకుంటారుదాని గురించి ఆలోచించండిఆపై నన్ను వీడ్కోలు చెప్పనివ్వండి ఈ వీడియో చూసినందుకు చాలా ధన్యవాదాలువిజువల్స్ ఎలా ఉపయోగించాలో ప్రదర్శనపై మరో మాడ్యూల్తో నేను మీ వద్దకు తిరిగి వస్తాను